కాబట్టి ఇప్పుడు మనం కొన్ని VLSI డిజైన్ స్టైల్ ల గురించి మాట్లాడబోతున్నాము మనము అనుసరిస్తున్న వివిధ ఫిజికల్ డిజైన్ పద్ధతులు మరియు అల్గోరిథం లు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని ఈ మాడ్యూల్లో చర్చిసాము కాబట్టి ఇక్కడ VLSI డిజైన్ స్టైల్ ల యొక్క మొదటి భాగంలో మనం డిజైన్ స్టైల్ అని పిలవబడే వాటి గురించి మరియు వాటి డిజైన్ సమస్యలను ఎలా ప్రభావితం చేస్తాయో అని మాట్లాడబోతున్నాము ఇప్పుడు మొదట VLSI డిజైన్ సైకిల్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటి ఉపన్యాసంలో నేను చెప్పాను సెమీ కండక్టర్ టెక్నాలజీలలోని పురోగతితో ఈ రోజు మనం చాలా పెద్ద సంఖ్యలో పరికరాలను నిర్వహించాల్సి ఉంటుం ది అని ఇది ఒక పరికరంలో ఒక బిలియన్ ట్రాన్సిస్టర్ల కంటే ఎక్కువ కు వెళ్ళగలదు రెండవది అధిక పెర్ఫార్మెన్స్ మరియు తక్కువ పవర్ ని కోరుతున్న అనేక అప్లికేషన్ లు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా అప్లికేషన్ లు బ్యాటరీపై పనిచేస్తాయి అవి మొబైల్ మొబైల్ ఫోన్ల వంటి హ్యాండ్హెల్డ్ పరికరాలు కాబట్టి పెర్ఫార్మెన్స్ మరియు పవర్ వినియోగం రెండూ చాలా ముఖ్యమైన అవసరాలు గా ఉన్నాయి మరియు మార్కెట్ పోటీకి సమయం చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజుల్లో డిజైన్లను రూపొందించడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి ఎక్కువ సమయం గడపడానికి ఏ తయారీదారులు ప్రయత్నించరు కాబట్టి ఇది ఖర్చుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మునుపటి రోజులకు భిన్నంగా ఒక స్పెసిఫికేషన్ నుండి చిప్ యొక్క ఫైనల్ ఫ్యాబ్రికేషన్ వరకు మనము మాన్యువల్ విధానాన్ని అనుసరించవచ్చు ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు వ్యవస్థల యొక్క పరిపూర్ణ పరిమాణం మరియు ప్రక్రియల సంక్లిష్టత కారణంగా ఈ ఆటోమేషన్ తప్పనిసరి అయింది ఇది ఇప్పుడు ఎంపిక చెయ్యట్లేదు కాబట్టి దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవలసిఉంటుంది అందుకే మనం VLSI డిజైన్ ఫ్లో ఫిజికల్ డిజైన్ అలాంటి వాటిని చూస్తున్నాము ఇప్పుడు VLSI డిజైన్ సైకిల్ లో ఇది మరో లుక్ కాబట్టి ఇక్కడ మనము దశలను కొద్దిగా భిన్నంగా ప్రస్తావిస్తాము కాబట్టి మనము సిస్టమ్ స్పెసిఫికేషన్ల తో ప్రారంభిస్తాము నేను ఫంక్షనల్ డిజైన్ ద్వారా వెళ్తాను ఇది నేను చెప్పినట్లుగా రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ డిజైన్ను చేయడానికి ఉపయోగపడుతుంది రిజిస్టర్లు ALU లు మల్టీప్లెక్సర్లు మొదలైన డిజైన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇది హైయెస్ట్ లెవెల్ డిజైన్ గా ఉంది కావున ఆ డిజైన్ను లాజిక్ లెవల్ డిజైన్ గా రిఫైన్ చేయవచ్చు ఇక్కడ మన నెట్లిస్ట్లోని గేట్లు మరియు ఫ్లిప్ ఫ్లాప్ ల గురించి మాట్లాడుతాము కాబట్టి ఈ RTL లెవెల్ భాగాలు గేట్ స్థాయి నెట్లిస్ట్లోకి డికంపోస్ అవుతాయి గేట్లను ఉపయోగించి మల్టీప్లెక్సర్ రియలైజ్ చేయబడుతుంది గేట్లను ఉపయోగించి ఫ్లిప్ ఫ్లాప్ రియలైజ్ చేయబడుతుంది అని చెప్పవచ్చు కాబట్టి తదుపరి స్థాయిలో మనకు సర్క్యూట్ డిజైన్ ఉంది సర్క్యూట్ డిజైన్ అంటే ఇది ట్రాన్సిస్టర్ లెవెల్ డిజైన్ ఇప్పుడు ప్రతి గేట్ లేదా ఫ్లిప్ ఫ్లాప్ లు సాధారణంగా ఈ స్థాయిలో CMOS ట్రాన్సిస్టర్ లను ఉపయోగించి రియలైజ్ అయ్యాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మనకు చాలా పెద్ద సంఖ్యలో nMOS మరియు pMOS ట్రాన్సిస్టర్లు మరియు వాటి ఇంటర్కనెక్షన్ లు ఉన్నాయి ట్రాన్సిస్టర్లు నెట్లిస్ట్ కలిసి కనెక్ట్ అయ్యే విధానం ఇప్పుడు మనము ఈ ట్రాన్సిస్టర్ల నెట్లిస్ట్ను కలిగి వున్నాము తరువాత వచ్చే దశలలో మనం మెర్జ్ చేసి ఒకే మాక్రో దశగా ఫిజికల్ డిజైన్ ను చూపించాము ఈ ఫిజికల్ డిజైన్ మనం చూస్తున్న కోర్సులో ప్రధాన చర్చనీయాంశం కాబట్టి ఈ ఫిజికల్ డిజైన్ లో అనేక విభిన్న దశలు ఉంటాయి ఇది నెట్లిస్ట్ను ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు మనము అనేక ఇంటర్మీడియట్ దశల ద్వారా వెళ్లి ఫ్యాబ్రికేషన్ కోసం సిద్ధంగా ఉన్న తుది వర్షన్ ను సృష్టిస్తాము మీ సిస్టమ్ లేదా మీ డిజైన్ యొక్క ఫైనల్ స్పెసిఫికేషన్ ఇప్పుడు ఫైనల్ ఫాబ్రికేషన్ కోసం నేరుగా ఫాబ్రికేషన్ సదుపాయానికి పంపవచ్చు కాబట్టి ఫిజికల్ డిజైన్ అని పిలవబడే ఉద్దేశ్యం ఏమిటంటే నేను ఇక్కడ చూపించిన మాక్రో స్టెప్ వాస్తవానికి మనం ఫ్యాబ్రికేషన్ కోసం వెళ్ళే ముందు కొన్ని ఇతర సమస్యలను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ ఖరీదైన దశ కాబట్టి అక్కడ ఏదో తప్పు జరిగితే మీరు చాలా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు వాస్తవానికి ఫ్యాబ్రికేషన్ కోసం వెళ్ళే ముందు వివిధ సైకిల్ ద్వారా డిజైన్ వెరిఫికేషన్స్ లేఅవుట్ వెరిఫికేషన్స్ డిజైన్ సైన్ ఆఫ్ వెళ్ళాలి మీ చిప్స్ ఫ్యాబ్రికెట్ అయిన తరువాత మీరు వాటిని డైలో ప్యాకేజీ చేయాలి మీరు వాటిని సరిగ్గా పరీక్షించాలి మరియు ఏదైనా సరిగ్గా పని చేయకపోతే మీరు వాటిని డీబగ్ చేయాలి ఈ సర్క్యూట్లు లేదా చిప్స్ ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు డిజైన్లో ఏదైనా పొరపాటు లేదా లోపం ఉందా ఫ్యాబ్రికేషన్ సమయంలో ఏదైనా లోపం ఉందా కాబట్టి మీరు అక్కడ వైఫల్యాలకు కారణాన్ని నిర్ధారించాలి కాబట్టి ఇది VLSI డిజైన్ సైకిల్ అని పిలువబడుతుంది ఇప్పుడు ఫిజికల్ డిజైన్ యొక్క ఈ మాక్రో స్టెప్కు తిరిగి వస్తే ఇక్కడ పాల్గొన్న దశలు మరియు ఈ కోర్సులో భాగంగా మనం చర్చించబోయే విషయాలు ఏమిటో వివరంగా చూద్దాం కాబట్టి నేను ఫిజికల్ డిజైన్ ను పునరావృతం చేస్తున్నాను ఇది ఒక సర్క్యూట్ నెట్లిస్ట్ను ఫైనల్ లేఅవుట్గా మార్చే ఒక సీక్వెన్స్ లేదా దశల సమితి ఇది నేను చెప్పినట్లుగా దీర్ఘచతురస్రాల సమితి కొన్నిసార్లు వీటిని జామెట్రిక్ డిస్క్రిప్షన్స్ గా చెప్పవచ్చు కాబట్టి ఫాబ్రికేషన్ సదుపాయానికి ఈ జామెట్రిక్ డిస్క్రిప్షన్ చిప్స్ తయారీకి నేరుగా పంపవచ్చు సాధారణంగా ఈ జామెట్రిక్ డిస్క్రిప్షన్ GDS2 వంటి స్టాండర్డ్ ఫైల్ రూపంలో సృష్టించబడుతుంది మనము తరువాత ఈ విషయాల గురించి మాట్లాడుతాము కాబట్టి ఈ ఫైల్లు ఎలా కనిపిస్తాయో మరియు అవి ఎలా ఉన్నాయో అని అర్థం మరియు ఫిజికల్ డిజైన్ సైకిల్ లో తరువాతి కొద్ది కోర్సు మాడ్యూళ్ళలో ఈ కోర్సులో భాగంగా పార్టిషనింగ్ ఫ్లోర్ ప్లానింగ్ ప్లేస్మెంట్ రౌటింగ్ వంటి సమస్యలను మనము చర్చిస్తాము కాబట్టి మాడ్యూల్స్ లేదా బ్లాక్స్ లేదా సర్క్యూట్ నోడ్ల మధ్య ఇంటెర్కనెక్షన్స్ ఎలా జరుగుతుంది స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ మనము సృష్టించిన సర్క్యూట్లు లేదా నెట్లిస్ట్ చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇది మన టైమింగ్ రిక్వైర్మెంట్ లను తీర్చగలదా అన్న విషయం కూడా ముఖ్యమే మనము ఒక గిగా హెర్ట్జ్ క్లాక్ లో పనిచేయాలని అనుకుంటున్నాం మరియు సర్క్యూట్ల నెట్లిస్ట్ డిజైన్ చేసిన తర్వాత మనం 800 మెగా హెర్ట్జ్ వరకు మాత్రమే వెళ్ళగలం కాబట్టి కొంచెం ట్యూనింగ్ చేయాలి డిజైన్లో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది తద్వారా మనము క్లాక్ ఫ్రీక్వెన్సీని మరింత పెంచుకోవచ్చు కాబట్టి స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అనేది క్లిష్టమైన భాగాలను గుర్తించడంలో టైమింగ్ డిలే గుర్తించడంలో మరియు ఇతర విషయాలను గుర్తించడంలో మనకు సహాయపడుతుంది తద్వారా మనం నిర్ణయం చాలా జాగ్రత్త గా మరియు తెలివిగా తీసుకోవచ్చు ఇక్కడ సిగ్నల్ ఇంటెగ్రిటీ మరియు క్రాస్స్టాక్ లు VLSI డిజైన్ లో చాలా ముఖ్యమైన సమస్య ఎందుకంటే షీర్ సైజ్ లక్షణాల కారణంగా అవి చాలా ఇరుకైనవి అవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒక లైన్లో కొన్ని సిగ్నల్ మార్పులు జరుగుతున్నప్పుడు దానికి దగ్గరగా నడుస్తున్న ఒక లైన్ ఉంటే మరొక లైన్ లో కొంత కప్లింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని క్రాస్టాక్ సమస్యలు మన ముందుకు రావచ్చు కాబట్టి సిగ్నల్ ఇంటిగ్రిటీ మరియు క్రాస్స్టాక్ మోడలింగ్ చిప్ ఫ్యాబ్రికెట్ అయినప్పుడు నేను సృష్టించిన ఫైనల్ లేఅవుట్ వీటి నుండి ప్రతికూలంగా సఫర్ అవ్వకుండా చూసుకోవటానికి ఇవి చాలా ముఖ్యమైనవి కాబట్టి సిగ్నల్ ఇంటిగ్రిటీ మరియు క్రాస్స్టాక్ అనాలసిస్ అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము మరియు చివరకు వివిధ OS ను ఫిజికల్ గా లేఅవుట్ను ధృవీకరించడానికి సైన్ ఆఫ్ కు వెళ్తాము సైన్ ఆఫ్ అంటే మనము చేసిన ప్రతిదానితో మనము సంతోషంగా ఉన్నామని చెప్పడం ఇప్పుడు మనం ఫ్యాబ్రికేషన్ కి ఇస్తున్నాము ఇది ఈ సిగ్నల్ కాబట్టి సైన్ ఆఫ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే సైన్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా తప్పు జరిగితే అది చాలా భారీ వ్యయంతో కూడుకున్నది ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ చాలా ఖరీదైన విషయం మరియు మీరు ఫ్యాబ్రికేషన్ చేస్తే మరియు తరువాత మీ లేఅవుట్ డిజైన్ లో ఏదో లోపం ఉందని కనుగొంటే మీరు మీ డబ్బును వృథా చేయడాన్ని సర్దుబాటు చేయవలసివుంటుంది కాబట్టి ఇప్పుడు కొన్ని డిజైన్ స్టైల్స్ గురించి మాట్లాడాలి కాబట్టి డిజైన్ స్టైల్స్ అంటే ఏమిటి డిజైన్ స్టైల్ లు మన VLSI చిప్ను డిజైన్ చేయడానికి వివిధ మార్గాలు చాలా విస్తృతంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రజలు చిప్స్పై తమ ప్రోగ్రామ్లను ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే గేట్ అర్రే స్టాండర్డ్ సెల్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెమీ కస్టమ్ డిజైన్ లేదా ఫుల్ కస్టమ్ డిజైన్ అని కూడా పిలవచ్చు ఈ విభిన్న డిజైన్ స్టైల్స్ ను విడిగా చూద్దాం తద్వారా ఈ విధానాల యొక్క మెరిట్స్ మరియు డిమెరిట్స్ గురించి మరియు ఎందుకు ఈ విధానాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అని మీకు ఒక ఆలోచన ఉంటుంది నా ఉద్దేశ్యం మరొకటి వుంది కాబట్టి మనం తేడాలు చూద్దాం కాబట్టి ఒక నిర్దిష్ట డిజైన్ స్టైల్ ని ఎంచుకునే ఎంపిక అనేక సమస్యలపై ఆధారపడి ఉంటుంది అయితే హార్డ్వేర్ ఖర్చు FPGA ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే ని చౌకైనదిగా చూడండి కానీ ఈ సర్క్యూట్ డిలే అక్కడ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి హార్డ్వేర్ ఖర్చు సర్క్యూట్ డిలే మరియు మీ డిజైన్ను సృష్టించడానికి మరియు హార్డ్వేర్కు మ్యాప్ చేయడానికి మీకు కావలసిన మొత్తం సమయం ఇవన్నీ ముఖ్యమైనవి మనము టైం ని తగ్గించాల్సిన కొన్ని అప్లికేషన్స్ లేదా కొన్ని దృశ్యాలు ఉన్నాయి అయితే మీరు మిగతా రెండింటిపై రాజీ పడవచ్చు డిలే అనేది కొన్ని అప్లికేషన్స్ లో చాలా ముఖ్యమైనదిగా వుంది మీరు డిలే ని తగ్గించాలనుకుంటున్నారు కానీ మీరు మీ డిజైన్ కోసం మరికొంత సమయం ఇవ్వవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ డిజైన్ పారామితులలో ఒక ట్రేడ్ఆఫ్ కాబట్టి అనుభవం ఉన్న డిజైనర్లు ఈ పారామితుల మధ్య సరైన మార్పిడి చేయగలరు ఇప్పుడు మరికొన్ని స్లైడ్లలో ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే వెనుక ఉన్న ప్రాథమిక భావన లేదా ఆలోచనను చూద్దాం సరే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే పేరే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ అని సూచిస్తుందిఅంటే డివైస్ ఫీల్డ్లో ప్రోగ్రామబుల్ అని ఇప్పుడు డిజైనర్గా నా ఫీల్డ్ వుంది నా ఫీల్డ్ నా ప్రయోగశాల అవుతుంది కాబట్టి ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే లేదా షార్ట్ గా FPGA అని పిలుస్తాను దీనిని నా ల్యాబ్లో ప్రోగ్రామ్ చేయగలగాలి నా చిప్ను అక్కడ కల్పించటానికి నేను కొన్ని ఖరీదైన ఫాబ్రికేషన్ సౌకర్యం ద్వారా చేయవలసిన అవసరం లేదు కానీ నేను సెల్ఫ్ FPGA కంపోనెంట్ యొక్క చిప్ ను కొనుక్కోవచ్చు దానిని నా ప్రయోగశాలకు తీసుకువచ్చి మరియు అక్కడ అవసరమైన ప్రోగ్రామింగ్ను నేను చేయగలను మరియు ఆ FPGA చిప్లో నేను కోరుకున్న సర్క్యూట్ను పొందగలను FPGA ప్రాథమికంగా ఎలా పనిచేస్తుంది మరియు దాని అర్థం ఇది కాబట్టి ఇది ప్రోగ్రామబిలిటీని ఎలా సాధిస్తుంది సరే నేను చాలా వివరంగా వెళ్ళడం లేదు ఎందుకంటే ఇది ఈ ప్రత్యేక కోర్సు యొక్క స్కోప్ లో లేదు కాని నేను ముఖ్యమైన పాయింట్లు లేదా లక్షణాల గురించి మాట్లాడుతాను కాబట్టి ఒక FPGA లాజిక్ సెల్ అర్రేని కలిగి ఉంటుంది ఈ అర్రే లో పెద్ద సంఖ్యలో వేలాది లాజిక్ సెల్స్ ఉండవచ్చు ఇవి రౌటింగ్ లేదా ఇంటర్ కనెక్షన్ ఛానెళ్ల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి ఇవి కూడా ప్రోగ్రామబుల్ అంటే ఈ లాజిక్ సెల్ లు అనుసంధానించబడిన విధానం మన అవసరాలకు అనుగుణంగా కూడా మార్చుకోవచ్చు కాబట్టి మనకు లాజిక్ సెల్లు ఉన్నాయి మీరు మన గేట్లలో కొన్నింటిని మ్యాప్ చేయవచ్చు లేదా లాజిక్ సెల్ లోకి డిజైన్ చేయవచ్చు అప్పుడు మీ కోరిక ప్రకారం మీరు వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించవచ్చు కాబట్టి FPGA లో వివిధ రకాలైన సెల్ లు ఉన్నాయి ప్రత్యేకమైన ఇన్పుట్ అవుట్పుట్స్ సెల్ లు ఉన్నాయి ఇవి ఈ సిగ్నల్ లను పిన్లకు తీసుకెళ్లడానికి మనల్ని అనుమతిస్తాయి కొన్ని ఇన్పుట్స్ అవుతాయి కొన్ని వేర్వేరు అవసరాలతో అవుట్పుట్స్ అవుతాయి కొన్ని ఇన్పుట్ మాత్రమే అవుట్పుట్ మాత్రమే అవుతాయి మరియు కొన్ని ట్రై స్టేట్ కంట్రోల్ స్ట్రోబ్స్ వీటితో చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రత్యేక IO సెల్స్ ను కలిగి ఉండవచ్చు మరియు మీరు లాజిక్ సెల్స్ ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ లాజిక్ సెల్ లు సాధారణంగా లుక్అప్ టేబుల్స్ లేదా LUT అని పిలువబడే వాటిని ఉపయోగించి అమలు చేయబడుతాయని మనం తరువాత చూద్దాం ఇది రూటింగ్ ఛానెల్స్ మరియు అవి నేను చెప్పినట్లుగా ప్రోగ్రామబుల్ అవి స్టాటిక్ ర్యామ్ ఉపయోగించి లేదా యాంటీ ఫ్యూజ్ ఎలిమెంట్స్ ఉపయోగించి సృష్టించబడతాయి వీటి గురించి తరువాత చెప్తాను మనకు రెండు వేర్వేరు టెక్నాలజీస్ ఉన్నాయి వీటిలో కొన్ని FPGA మ్యానుఫ్యాక్చర్స్ వారు తమ డిజైన్ల ను భిన్నంగా ఉపయోగిస్తారు జిలిన్క్స్ ఆల్టెరా యాక్టెల్ వంటి అనేక మంది వెండార్ల నుండి FPGA చిప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి వారు FPGA చిప్లను తయారు చేస్తారు ఈ ఉత్పత్తులు సామర్ధ్యంలో విస్తృతంగా మారుతుంటాయి సామర్ధ్యంలో విస్తృతంగా అని చెప్పేటప్పుడు అంటే మొదటిసారి ఉపయోగం కోసం లేదా బిగినర్స్ కి ఉపయోగపడే ఉత్పత్తులు ఉన్నాయని నా ఉద్దేశ్యం వాటిని శిక్షణా ప్రయోజనాల కోసం తరగతుల్లోని ల్యాబ్లలో ఉపయోగించవచ్చు నిజంగా చౌకగా ఉంటాయి కొన్ని వేల రూపాయల ఖర్చులు ఉండవచ్చు మనకు ఇతర చాలా అధునాతన FPGA చిప్స్ ఉన్నాయి అనుకుందాం అవి క్లాక్ ఫ్రీక్వెన్సీ లతో నడుస్తాయి గిగా హెర్ట్జ్ క్రమం తో అమలు చేయగలం అవి చాలా హై తౄపుట్ ను అందించగలవు మరియు అవి నిజంగా కట్టింగ్ ఎడ్జ్cutting ఎడ్జ్ అప్లికేషన్ లకు ఉపయోగించవచ్చు అని కొన్ని చెప్పవచ్చు లేకపోతే మీరు మరొక చిప్ను ఉపయోగించారని అని నా ఉద్దేశ్యం అప్లికేషన్ స్పెసిఫిక్ పద్ధతిని ఉపయోగించి సృష్టించబడిన దాన్ని ASIC అని పిలవొచ్చు అంటే నేను ఒక ఉదాహరణ ఇవ్వగలను మ్యానుఫ్యాక్చర్ చేసిన మిస్సైల్స్ అని చెప్పవచ్చు So ఇరాక్తో యుద్ధ ఉత్సవంలో చాలా ముందుగానే ఉపయోగించిన ఈ స్కడ్ క్షిపణుల గురించి మీరు విన్నట్లు నేను ఒక ఉదాహరణ ఇస్తాను సమయం చూడండి 1647 కాబట్టి ఈ స్కడ్ క్షిపణులకు కంట్రోల్ సిస్టమ్ లో భాగంగా కొన్ని FPGA లు ఉన్నాయి కాబట్టి ఆ FPGA లు ఏమి చేస్తాయి వాటి ప్రోగ్రామబిలిటీ ద్వారా క్షిపణులు పర్యావరణాన్ని బట్టి లక్ష్యం యొక్క స్థానాన్ని బట్టి లక్ష్యాలను కూడా తరలించగలవు కాబట్టి అది దాని ప్రోగ్రామ్ను అంతర్గతంగా మార్చుకోగలదు FPGA కాన్ఫిగరేషన్ను డైనమిక్గా మార్చగల ఒక విధానం ఉంది తద్వారా ఈ స్కడ్ లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా చేరుకోగలదు కాబట్టి ఇది చాలా కఠినమైన టైం పారామీటర్స్ తో FPGA ని నిజంగా ఉపయోగించబడిన ఒక అప్లికేషన్ మరియు ఇంకో విషయం ఏమిటంటే ఈ FPGA చిప్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి అయితే FPGA డెవలప్మెంట్ బోర్డు లు చాలా కంపెనీలు మరియు అమ్మకందారుల నుండి కూడా అందుబాటులో ఉన్నాయి దానితో మనం కంప్లీట్ అనాలిసిస్ మరియు లేఅవుట్ మరియు రౌటింగ్ టూల్స్ ను కలిగి ఉన్న కంప్యూటెడ్ డిజైన్ సాధనాన్ని కలిగి ఉన్నాం తద్వారా మనం మన స్పెసిఫికేషన్ను VHDL లేదా వెరిలోగ్లో వ్రాయవచ్చు మరియు దాని నుండి మన డిజైన్ను నేరుగా మ్యాప్ చేయవచ్చు FPGA బోర్డు లేదా FPGA చిప్ మరియు మన డిజైన్ను హార్డ్వేర్లో సిద్ధంగా ఉంచవచ్చు ఇది చాలా సులభమైన పని మరియు ఈ మొత్తం పనికి కొన్ని నిమిషాలు లేదా గరిష్టంగా గంట పట్టవచ్చు కాబట్టి ఇది సమయం తీసుకునేది కాదు కాబట్టి ఇది ప్రయోగశాలలో చాలా వేగంగా ప్రోటోటైపింగ్ను అనుమతిస్తుంది కాబట్టి టర్నరౌండ్ టైం చాలా ముఖ్యంగా అనేక అప్లికేషన్స్ ఉన్నాయి ఆ విషయంలో FPGA లు మనకు గొప్ప ప్రయోజనాన్ని ఇస్తాయి ఇప్పుడు FPGA యొక్క ఫామిలీ లో ఒకదానిని చాలా త్వరగా చూద్దాం ఇది కొత్తది కాదు కానీ నేను FPGA చిప్స్ యొక్క కొన్ని ప్రధాన లక్షణాలు ను వివరించడానికి రెప్రెసెంటేటివ్ గా తీసుకున్నాను మీరు చూడగలిగే ఈ సెంట్రల్ బ్లాక్లో FPGA ఇలా కనిపిస్తుంది కాబట్టి బౌండరీస్ వెంట IO బ్లాక్స్ ఉన్నాయి ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ బౌండరీస్ వెంట ఉంటాయి మరియు ప్రతి పిన్తో పాటు ఒక ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్ ఉంటుంది మరియు ఈ ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్ నిర్దిష్ట సిగ్నల్ ఇన్పుట్ లేదా పిన్ చేసే అవుట్పుట్ యొక్క అవసరాన్ని బట్టి ప్రోగ్రామ్ చేయవచ్చు అదేవిధంగా కొన్ని లాజిక్ సెల్స్ సాధారణంగా అర్రే పద్ధతిలో అమర్చబడి ఉంటాయి వీటిని కాన్ఫిగర్ లాజిక్ బ్లాక్స్ అని పిలుస్తారు వీటిని ప్రోగ్రామ్ చేయగల లాజిక్ బ్లాక్స్ వీటిని ఫంక్షనాలిటీ పరంగా మోడీఫై చేయవచ్చు మరియు నిజానికి ఈ లాజిక్ బ్లాకుల మధ్య ఇంటెర్కనెక్షన్స్ కూడా ప్రోగ్రామబుల్ కాబట్టి మనం ప్రోగ్రామబుల్ ఇంటర్కనెక్ట్స్ అని పిలుస్తాము FPGA లో ఈ CLB's IO బ్లాక్స్ మరియు ప్రోగ్రామబుల్ ఇంటర్కనెక్ట్ కలిగి ఉంటుందని చెప్పండి కాబట్టి బయటి నుండి మీరు ఈ CLB లను ప్రోగ్రామ్ చేయగలుగుతారు మీరు వారి ఇంటర్ కనెక్షన్లను ప్రోగ్రామ్ చేయగలరు మీరు IO బ్లాకులను ప్రోగ్రామ్ చేయగలరు కాబట్టి టెక్నాలజీ మ్యాపింగ్ అని పిలువబడే ఒక ప్రక్రియ ద్వారా ఏదైనా డిజైన్ ఇచ్చినట్లయితే మీరు మీ డిజైన్ యొక్క భాగాలను CLB లకు మ్యాప్ చేయవచ్చు మరియు వాటిని సరైన మార్గంలో అనుసంధానించవచ్చు తద్వారా మీ డిజైన్ ఉద్దేశం ఏమైనా హార్డ్వేర్ లో FPGA పై అమలు అవుతుంది ఈ CLB ని కొంచెం త్వరగా చూద్దాం మీరు చూసినట్లయితే లోపల చాలా బ్లాక్స్ ఉన్నాయని ఈ CLB ని చూడండి కాని వివరాల్లోకి వెళ్ళకుండా నేను మీకు చెప్పదలచుకున్న రెండు ముఖ్యమైనవి బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి ఈ రెండు బ్లాక్స్ 4 ఇన్పుట్ లాజిక్ ఫంక్షన్స్ ను అమలు చేస్తాయి కాబట్టి ఇవి త్వరలో ఎలా అమలు అవుతాయో నేను మీకు చెప్తాను కాబట్టి ఈ రెండు బ్లాక్స్ రెండు 4 వేరియబుల్ లాజిక్ ఫంక్షన్లను అమలు చేయగలవు మరియు ఈ 2 అవుట్పుట్ లైన్లలో x మరియు y మార్గాలు ఉన్నాయి అదనంగా రెండు ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి వీటిని మనం CLB ని స్టోరేజ్ సెల్ గా కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మనం కొన్ని లాజిక్లను గణించవచ్చు మనం దీన్ని మెమరీ రెండు బిట్ మెమరీగా కూడా ఉపయోగించవచ్చు లేదా మీరు దీన్ని కొన్ని చిన్న ఫైనైట్ స్టేట్ మెషీన్గా కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ కొన్ని లాజిక్ ఫంక్షన్ మరియు కొన్ని ఫ్లిప్ ఫ్లాప్లతో పాటు మరియు మీరు లోపల చూస్తున్న ఇతర మల్టీప్లెక్సర్లు మరియు ఇతర బ్లాక్లు ప్రోగ్రామింగ్ కోసం ఉపయోగించబడతాయి కాబట్టి బయటి నుండి మనం కొన్ని సిగ్నల్స్ ఇవ్వవచ్చు తద్వారా ఈ ఇంటర్ కనెక్షన్ మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు లేదా ప్రోగ్రామ్ చేయవచ్చు కాబట్టి వీటిలో కనీసం కొన్ని ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తాను కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ CLB యొక్క ప్రాథమిక లక్షణాలను రెండు 4 ఇన్పుట్ ఫంక్షన్లను ఈ 2 బ్లాకులలో అమలు చేయవచ్చు ఈ 4 ఇన్పుట్ ఫంక్షన్లు 16 బై 1 ర్యామ్ ఉపయోగించి లుక్ అప్ టేబుల్స్ ఉపయోగించి అమలు చేయబడతాయి కాబట్టి దీన్ని నేను కొంచెం తరువాత వివరిస్తాను ఇది 16 బిట్ మెమరీని అమలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కొంచెం తరువాత చూద్దాం 2 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి రెండు ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి మరియు ఇక్కడ ఒకటి ఈ ఫ్లిప్ ఫ్లాప్లను బ్లాక్ ఫ్లిప్ ఫ్లాప్ లేదా లాచ్ లెవెల్ సెన్సిటివ్ లెవెల్ వలె కాన్ఫిగర్ చేయవచ్చు కాబట్టి మీరు దీన్ని ప్రముఖ ఎడ్జ్ లో లేదా క్లాక్ యొక్క ఎడ్జ్ లో ట్రిగ్గర్ చేయడానికి ఉపయోగించవచ్చు సెట్ రీసెట్ సింక్రోనస్ లేదా అసింక్రోనస్ గా ఉంటుంది కనుక ఇది పూర్తిగా ప్రోగ్రామబుల్ కదా ఇప్పుడు లుక్అప్ టేబుల్స్ కి వస్తే దీని గురించి మునుపటి స్లైడ్లో పేర్కొన్నాను ఈ 4 బిట్ లుక్అప్ టేబుల్ లో ప్రతి ఒక్కటి 4 ఇన్పుట్ లాజిక్ ఫంక్షన్ను అమలు చేయగలదు లేదా 16 బై 1 మెమరీగా ఉపయోగించవచ్చు RAM ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి CLB ఇది CLB యొక్క సరళీకృత రేఖాచిత్రం నేను మునుపటి రేఖాచిత్రంలో చూపించిన విధంగా చాలా ఇతర విషయాలు ఉన్నాయి కానీ అవి ప్రధానంగా ప్రోగ్రామింగ్ కోసం ఉపయోగించబడుతున్నాయి అయితే తప్పనిసరిగా CLB లో 4 ఇన్పుట్ లుక్అప్ టేబుల్ లు ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉంటాయి మరియు ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ని రీసెట్ చేస్తే అవుట్పుట్ మల్టీప్లెక్సర్లును అవసరమైతే బైపాస్ చేయండి కాబట్టి ఈ LUT ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి ముఖ్యంగా LUT ఇలా పనిచేస్తుంది కాబట్టి నేను చెప్పినట్లుగా ఒక LUT 4 ఇన్పుట్లను A B C మరియు D కలిగి ఉంటుంది మరియు అది ఒక అవుట్పుట్ కలిగి ఉంటుంది F అని చెప్పనివ్వండి కాని అంతర్గతంగా ఏమి ఉంది కాబట్టి అంతర్గతంగా ఇలాంటివి ఉన్నాయి మనకు ఇది ఒక బ్లాక్ ఇది 4 టు 16 డీకోడర్ కాబట్టి ఈ డీకోడర్ ఈ ABCD ని ఇన్పుట్లుగా తీసుకుంటుంది మరియు 16 బై 1 మెమరీ యూనిట్ RAM ఉంది కాబట్టి 16 సెల్ లు ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ అడ్రస్ 0 1 2 15 ఈ డికోడర్ 16 అవుట్పుట్ కలిగి మరియు అది ఒక సెల్ ను ఎంచుకోగలదు మరియు ఏ సెల్ మీరు ఎంచుకున్నారో ఆ అవుట్పుట్ మీ F అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ LUT ఇలా పనిచేస్తుంది మనం ABCD ని బట్టి డీకోడర్ ఉంటుంది మనం మెమరీ సెల్ లో ఒకదాన్ని ఎంచుకుంటామ్ కాబట్టి ప్రతి ఒక్కటి ఒక బిట్కు సమానంగా ఉంటుంది మరియు మీరు F కుడివైపు తీసుకునే మెమరీ యొక్క అవుట్పుట్లో ఒక బిట్ అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మీరు ఈ LUT ను RAM గా అమలు చేస్తున్నట్లు చూస్తున్నారు కాబట్టి ప్రయోజనాలు ఏమిటి ప్రయోజనం ఏమిటంటే మీరు ర్యామ్ను కొంత బిట్ పాటర్న్ తో లోడ్ చేయగలిగితే మీరు F ఫంక్షన్ను మార్చవచ్చు నేను ABCD F f A B C D యొక్క కొంత ఫంక్షన్ను అమలు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏమి చేస్తాను కాబట్టి నేను ట్రూత్ టేబుల్స్ ను గీస్తాను కాబట్టి ABC మరియు D యొక్క అన్ని 16 కలయికల కోసం వ్రాసుకుంటాను అది నేను ఊహించిన F అవుతుంది 0 0 0 0 కి నేను ఊహించిన F కి 0 గా ఉండాలి 0 0 0 1 కి అవుట్పుట్ 1 ఉండాలి 2 కి అది ఉండాలి 1 3 కోసం ఇది ఇలా 0 గా ఉండాలి ఇది 1 ఇది 0 ఇది 0 అని చెప్పండి కాబట్టి ట్రూత్ టేబుల్స్ లోని అవుట్పుట్ కాలమ్ ఏమైనప్పటికీ నేను ఈ RAM లో అదే బిట్ పాటర్న్ను లోడ్ చేస్తాను కాబట్టి నేను దీన్ని చేసిన తర్వాత నేను ఈ ఫంక్షన్ను సరిగ్గా అమలు చేసాను కాబట్టి ఈ CLB లేదా LUT యొక్క ఈ ప్రోగ్రామబిలిటీ ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకున్నారు మరియు LUT ఒక RAM ని ఉపయోగించి అమలు చేయబడుతుంది మరియు RAM లో ఏదైనా బిట్ పాటర్న్ను తగిన విధంగా లోడ్ చేయడం ద్వారా నేను ఏదైనా ట్రూత్ టేబుల్ ను అమలు చేయగలను కాబట్టి 4 వేరియబుల్స్ వరకు ఏదైనా ఫంక్షన్ LUT ను ఉపయోగించి అమలు చేయవచ్చు ఇప్పుడు అదనంగా నేను దీనిని 16 బై 1 ర్యామ్గా కూడా ఉపయోగించగలను నేను ABCD ని అడ్రస్ ఇన్పుట్లుగా ఉపయోగిస్తున్నాను కాబట్టి దీనితో నేను కొంత డేటాను చదవగలను దీనితో నేను కొంత డేటాను కూడా వ్రాయగలను కాబట్టి నేను ఇదే LUT స్ట్రక్చర్ ను రాండమ్ యాక్సెస్ మెమరీగా 16 స్థానాలతో ఒక్కొక్కటిగా ఉపయోగించగలను మీరు కొన్ని మెమరీ సబ్ సిస్టం మెమరీ యూనిట్ల ను కలిగి ఉండటానికి చాలా పాటర్న్ లు ఉన్నాయని చూశారు కాబట్టి ఈ రకమైన LUT లను ఆ చిన్న మెమరీ లను సృష్టించడానికి ఉపయోగించవచ్చు కాబట్టి నేను చెప్పినట్లుగా ఇక్కడ నేను రిపీట్ చేస్తున్నాను కాబట్టి మనకు 4 వేరియబుల్స్ ను ఒక ఆర్బిట్రేరి ఫంక్షన్ కు ఇచ్చినట్లయితే ఈ విషయం చూద్దాం కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క LUT యొక్క మ్యాపింగ్ చాలా సులభం మీరు ఈ ఫంక్షన్ యొక్క ట్రూత్ టేబుల్ను క్రియేట్ చేస్తారు ట్రూత్ టేబుల్ యొక్క అవుట్పుట్ కాలమ్ను ఈ స్టాటిక్ RAM లోకి లోడ్ చేస్తారు LUT కి అనుగుణంగా ఉంటుంది మరియు మీ LUT ని అమలు చేసిన తర్వాత వేరే ఏమీ చేయకూడదు కాబట్టి గమనించదగ్గ విషయం ఏమిటంటే ఏదైనా 4 వేరియబుల్ ఫంక్షన్ను గ్రహించవచ్చు నెట్లిస్ట్ టు LUT మ్యాపింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను మీరు సాధారణంగా FPGA ని మరచిపోయి సాధారణ గేట్ల గురించి ఆలోచిస్తారు నేను ఒక ఫంక్షన్ను అమలు చేయాలనుకుంటున్నాను మరియు నా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేను అమలు చేయగల కొన్ని రకాల గేట్లు ఉన్నాయి ఉదాహరణకు CMOS లో నేను NAND NOR ఈ రకమైన గేట్లను సృష్టించగలను మరియు వీటిని ఇంప్లీమెంట్ చేయడం అంత సులభం కాదు కాబట్టి నేను ఎల్లప్పుడూ నా అసలు ఫంక్షన్ వివరణను మ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇది సర్క్యూట్లోకి NAND మరియు NOR గేట్లను మాత్రమే కలిగి ఉంటుంది ఈ ప్రక్రియను టెక్నాలజీ మ్యాపింగ్ అంటారు కాబట్టి నేను ఏమి చేయగలను లేదా ఏమి చేయాలో నాకు తెలుసు నేను గ్రహించగలను కాబట్టి నా అసలు స్పెసిఫికేషన్ నేను ఆ ఫంక్షనల్ బ్లాక్స్ లేదా సెల్స్ ను ఉపయోగించి మ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తాను దీనిని టెక్నాలజీ మ్యాపింగ్ అంటారు కాని FPGA కోసం టెక్నాలజీ మ్యాపింగ్ యొక్క మొత్తం భావన భిన్నంగా మారిపోయింది ఇప్పుడు 4 వేరియబుల్స్ ఉన్న ఏదైనా సబ్ ఫంక్షన్ల ను నేను LUT లోకి మ్యాప్ చేయవచ్చు నేను నిర్దిష్ట గేట్లు లేదా ఫంక్షన్ల గురించి ఆలోచించను నేను AND గేట్ OR గేట్ NAND గేట్ లేదా NOR గేట్ గురించి ఆలోచించను ఏదైనా 4 వేరియబుల్ ఫంక్షన్ గురించి నేను అనుకుంటున్నాను నేను తీయగలిగితే నేను దానిని ఒక LUT లోకి మ్యాప్ చేయవచ్చు కాబట్టి మ్యాపింగ్ చాలా సులభం అవుతుంది కాబట్టి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది ఏరియా డిలే ట్రేడ్ఆఫ్ ను కూడా వివరిస్తుంది నేను ఇచ్చిన నెట్లిస్ట్ను చూపిస్తానని చెప్పదలుచుకున్నాను ఈ చిన్న దీర్ఘచతురస్రాలు కొన్ని గేట్లను సూచిస్తాయి నేను ఎలాంటి గేట్లను పట్టించుకోను ఇది AND గేట్ కావచ్చు లేదా గేట్ కావచ్చు ఇది ఎక్స్క్లూజివ్ OR గేట్ కావచ్చు ఏదైనా క్లిష్టమైన రకమైన గేట్లు కూడా సరైనవి ఇది నేను అమలు చేయాలనుకుంటున్న నా అసలు నెట్లిస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉండవచ్చని చెప్పనివ్వండి కాబట్టి నేను ఈ గేట్లను FPGA LUT అని చెప్పడానికి మ్యాప్ చేసినప్పుడు ఒక అవకాశం ఈ మూడు గేట్లు ను నేను ఒక LUT లోకి మ్యాప్ చేయవచ్చు ఎందుకు మీరు ఈ సెట్లో చూసినట్లుగా మొత్తం ఇన్పుట్ల సంఖ్య 4 మరియు ఒకే అవుట్పుట్ ఉంది కాబట్టి నేను దానిని LUT లోకి మ్యాప్ చేయగలను అదేవిధంగా 4 ఇన్పుట్లు మరియు 1 అవుట్పుట్ ఉన్నాయి కాబట్టి నేను దానిని 1 LUT గా మ్యాప్ చేయగలను మరియు మిగిలినది ఈ 2 ఇన్పుట్లు మరియు 1 అవుట్పుట్ కూడా మీరు LUT లోకి మ్యాప్ చేయవచ్చు కాబట్టి నాకు LUT డిలే కి 2 నుండి 3 LUT లు అవసరం ఎందుకంటే ఈ 2 LUT ల యొక్క అవుట్పుట్ ఈ LUT కి ఇన్పుట్ గా వెళుతుంది కాబట్టి డిలే 2 యూనిట్లు అవుతుంది కానీ నా మ్యాపింగ్ కొద్దిగా భిన్నంగా ఉందని చెప్పనివ్వండి నేను మళ్ళీ ఈ మూడింటిని 1 LUT గా మ్యాప్ చేస్తాను మనం ఈ 3 ని 1 LUT గా మ్యాప్ చేద్దాం ఇది కూడా 4 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ మరియు నేను ఈ 2 ని మూడవ LUT గా మ్యాప్ చేస్తానని మరియు ఇది ముందుకు LUT గా అవుతుంది కాబట్టి స్పష్టంగా దీనితో పోలిస్తే ఇది చాలా మంచి మ్యాపింగ్ కాదు కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా నాకు 4 LUT యొక్క డిలే 3 అవుతుంది ఎందుకంటే ఈ మొదటి LUT అవుట్పుట్ను జెనెరేట్ చేస్తుంది ఇది రెండవ LUT కి ఇవ్వబడుతుంది ఇది మూడవ LUT కి ఫీడ్ చేసి అవుట్పుట్ను జెనెరేట్ చేస్తుంది కాబట్టి డిలే కూడా ఎక్కువ కాబట్టి గ్రాఫ్ రెప్రెసెంట్ చేసినట్లు నెట్లిస్ట్ ఇచ్చిన మ్యాపింగ్ పూర్తిగా భిన్నంగా ఉందని మీరు చూడవచ్చు నేను ఈ గ్రాఫ్ను ప్రతి సబ్ గ్రాఫ్కు 4 ఇన్పుట్లు మరియు 1 అవుట్పుట్ వరకు ఉండే విధంగా పార్టీషన్ చేయాలి మరియు డెప్త్ లేదా డిలే ని తగ్గించాలి కాబట్టి ఆధునిక FPGA చిప్లలో LUT స్కాన్ చేసిన లైన్ ల సంఖ్య పెరిగింది కాబట్టి మీరు 5 నుండి 6 వరకు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు IO బ్లాక్ రేఖాచిత్రం గురించి మాట్లాడుతున్నాను నేను వివరంగా చెప్పను కాబట్టి IO బ్లాక్ రేఖాచిత్రం ఇలా ఉంది ఇది ఇన్పుట్ పిన్ లాచెడ్ తో చాలా సర్క్యూట్లు ఉన్నాయి కొన్ని అవుట్పుట్ లాచ్ చేయబడ్డాయి ఇక్కడ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి ట్రై స్టేట్ కంట్రోలర్స్ ఉన్నాయి లోపల చాలా విషయాలు ప్రోగ్రామబుల్ గా వున్నాయి అప్పుడు మళ్ళీ FPGA రౌటింగ్ కోసం ఈ CLB లు కాన్ఫిగరేషన్ లాజిక్ బ్లాక్ల మధ్య కొన్ని ఇంటర్ కనెక్షన్ లైన్లు ఉన్నాయి మరియు అక్కడ కొన్ని స్విచ్ మాట్రిసెస్ జంక్షన్లలో ప్రోగ్రామబుల్ కాబట్టి మళ్ళీ ఎక్స్టర్నల్ గా నేను స్విచ్ మాట్రిసెస్ ను ప్రోగ్రామ్ చేయగలను ఈ నిలువు వరుసలలో కొన్ని వరుసలకు అనుసంధానించవచ్చు కాబట్టి దీని ద్వారా కొన్ని CLB పిన్లను మరికొన్ని CLB పిన్తో అనుసంధానించవచ్చు కాబట్టి నేను ఈ విధంగా కొన్ని ఇంటర్ కనెక్షన్లు చేయగలను మరియు ఈ స్విచ్ మ్యాట్రిక్స్ సాధారణంగా SRAM ను ఉపయోగించి మెమరీలో కొన్ని బిట్లను లోడ్ చేయడం ద్వారా అమలు చేయవచ్చు లేదా నేను కనెక్షన్లను స్విచ్ ఆన్ చేయవచ్చు లేదా స్విచ్ ఆఫ్ చేయవచ్చు కాని అధిక కరెంట్ను దాటడం ద్వారా యాంటీ ఫ్యూజ్ అని పిలువబడే మరొక టెక్నాలజీ ఉంది నేను ఒక లైన్ను డిస్కనెక్ట్ చేయవచ్చు లేదా కనెక్ట్ చేయవచ్చు లైన్ కనెక్షన్ను కనెక్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని FPGA మ్యానుఫ్యాక్చర్లు యాంటీ ఫ్యూజ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు FPGA డిజైన్ ఫ్లో గురించి మాట్లాడితే FPGA డెవలప్మెంట్ బోర్డ్లు ను అందచేసిన ఒక సాఫ్ట్వేర్ అవే డిజైన్ ఎంట్రీ కి సాంప్రదాయిక VHDL లేదా Verilog ద్వారా మనల్ని అనుమతిస్తుంది మొత్తం ప్లేస్మెంట్ మరియు రూటింగ్ ఆటోమేటిక్ గా నిర్వహిస్తుంది ఆటోమేటిక్ గా ఉత్పత్తి చేయబడిన బిట్ స్ట్రీమ్ అన్ని బ్లాక్లను ప్రోగ్రామ్ చేయవచ్చు మరియు వాటిని విస్తృతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి అనేక FPGA సిస్టమ్స్ కోసం సిములేషన్ మరియు రెకాన్ఫిగరేషన్ యొక్క సంఖ్యను మీరు అనలైజ్ చేస్తే సాధారణంగా అపరిమితంగా ఉంటుంది మనం దీన్ని చాలాసార్లు చేయవచ్చు కాబట్టి కాన్ఫిగరేషన్ మరియు వాడుకలో సౌలభ్యం పరంగా FPGA పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుంది కాబట్టి తరువాతి ఉపన్యాసం లో మనం అందుబాటులో ఉన్న కొన్ని ఇతర డిజైన్ స్టైల్స్ ను చూస్తాము సమయం చూడండి 3542